ఈ ఉపన్యాసంలో మేము పరిశ్రమ 4 0 విప్లవాన్ని నిలబెట్టడానికి చాలా ముఖ్యమైన కొన్ని అంశాలను చూడబోతున్నాం కాబట్టి ప్రాథమికంగా అవసరం ఏమిటంటే అభివృద్ధి కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రవేశపెట్టడం కొత్త రకాల సేవలు మొదలైనవి అవసరం మాత్రమే కాదు కొత్త వ్యవస్థలు కొత్త పద్దతులు కొత్త పద్ధతులు కొనసాగించగలగడం కూడా పరిచయం చేయబడ్డాయి కాబట్టి కొత్తగా ప్రవేశపెట్టిన భావనలు సాంకేతికతలు పద్ధతుల యొక్క స్థిరత్వాన్ని నిర్ధారించడం అవసరం స్థిరత్వం అనే పదం స్థిర రేటుతో కొనసాగడం స్థిరమైన పరిశ్రమ మరియు తక్కువ వ్యర్థాల ఉత్పత్తిని అందిస్తుంది కాబట్టిముఖ్యంగా చివరిది చాలా ముఖ్యం శక్తి సామర్థ్యం చాలా ముఖ్యం ఎందుకంటే శక్తిని ఆదా చేయడం మరియు తద్వారా పర్యావరణాన్ని ఆదా చేయడం గురించి ప్రపంచ లో ఆందోళన ఉంది కాబట్టి పర్యావరణంపై కార్బన్ పాదముద్రను తగ్గించడానికి శక్తి సామర్థ్యం ఖచ్చితంగా చాలా ముఖ్యం కానీ చాలా ముఖ్యమైనది ఏమిటంటే ఉపయోగించిన వనరుల మొత్తం సంరక్షించబడిందని మరియు ఉత్పత్తి చేయబడిన వ్యర్థాల మొత్తాన్ని గణనీయంగా తగ్గించాలని నిర్ధారించగలగాలి కాబట్టి అది స్థిరమైన తయారీ పద్ధతి లేదా అభివృద్ధి పద్ధతి కాబట్టి స్థిరమైన ఉత్పాదక పరిశ్రమల సందర్భాన్ని పరిశీలిద్దాం పరిశ్రమ 4 0 సందర్భంలో మునుపటి పరిశ్రమ విప్లవం యొక్క లక్షణాలను మరింత స్థిరమైన మార్గంలో చేర్చడం ప్రతిపాదన కాబట్టి మేము క్రొత్త విషయాలను పరిచయం చేయాలనుకుంటున్నాము ఇది మాత్రమే కాదు మునుపటి పారిశ్రామిక విప్లవాల నుండి ఉనికిలో ఉన్నవి అంతకుముందు ఉన్న రూపంలోనే కొనసాగేలా చూడాలి క్రొత్త పద్ధతుల పద్ధతులను ప్రవేశపెట్టడం మరియు అదే విషయాలను మరింత స్థిరమైన స్థిరమైన పద్ధతిలో కొనసాగించడం తద్వారా ఇది ine time వ్యవహారంగా మారదు పరిశ్రమ 4 0 లేదా నాల్గవ పారిశ్రామిక విప్లవం ఒక సమగ్ర పారిశ్రామిక విప్లవం ఇది ఈ సుస్థిరత సమస్యను పరిగణనలోకి తీసుకుంటుంది ఎందుకంటే ఇది కొత్త భావనలను క్రొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిచయం చేస్తుంది దీర్ఘకాలంలో స్థిరత్వం ఉందని కూడా నిర్ధారిస్తుంది పరిశ్రమ 4 0 ప్రపంచీకరణ మరియు అభివృద్ధి చెందుతున్న సమస్యలను కలిగి ఉంటుంది కాబట్టి మనం మొదట స్థిరత్వం గురించి మాట్లాడేటప్పుడు మన విషయంలో కొన్ని పరిశ్రమలను ఉత్పాదక పరిశ్రమను పరిగణనలోకి తీసుకోవడం మరియు సుస్థిరత సమస్యలను అంచనా వేయడం అవసరం మొదట మీరు అంచనా వేయాలి ప్రక్రియల పరంగా లేదా ఉత్పత్తి పరంగా ప్రత్యేకమైన పరిశ్రమలో ఎంత స్థిరత్వం ఉంది ఉత్పాదక పరిశ్రమ ఆధునిక పారిశ్రామిక సమాజానికి ఒక స్థావరంగా పరిగణించబడుతుంది మరియు ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు మూలస్తంభంగా ఉంది ఈ స్థిరత్వాన్ని అంచనా వేయడానికి మరియు దానిని అంచనా వేయడానికి ఈ పదాన్ని S కంటే SD ని అంచనా వేయడం అవసరం ఈ S ఓవర్ SD విభిన్న సమస్యలను పరిగణిస్తుంది ప్రపంచీకరణ సమస్యతో ముడిపడి ఉన్న వివిధ పారామితులు స్థిరమైన పరిశ్రమల యొక్క ముఖ్యమైన డ్రైవర్లలో ఒకటిగా పరిగణించబడతాయి ప్రపంచీకరణ సమస్యలు ఏదైనా అభివృద్ధి లేదా ఏదైనా తయారీ లేదా ఏదైనా ఉత్పత్తి వ్యవస్థ యొక్క స్థిరత్వాన్ని ప్రభావితం చేస్తాయి ప్రపంచీకరణ యొక్క ఐదు వేర్వేరు అంశాలు వర్ణించబడ్డాయి కాబట్టి మొదటిది వ్యాపార నమూనాలు ఇది చాలా ముఖ్యమైన విషయం ముఖ్యంగా తయారీ సందర్భంలో మరియు అభివృద్ధి చెందుతున్న మార్కెట్లను చేర్చడం కాబట్టి ఇవి కొన్ని ముఖ్యమైన సమస్యలు లేదా ప్రపంచీకరణ వెనుక మూలస్తంభాలు మేము సరఫరా గొలుసు నిర్వహణతో మరియు విభిన్న కస్టమర్ వీటిలో ప్రతి ఒక్కటి వేర్వేరు దశల గుండా వెళతాయి మొత్తం వ్యవస్థ యొక్క దశల క్రమం ఏమిటంటే SCM ప్రాథమికంగా సరఫరా గొలుసు నిర్వహణ గురించి మాట్లాడుతుంది SCM లో అతి ముఖ్యమైన దశ అవుట్సోర్సింగ్ భాగాలు లేదా ముడి పదార్థాల భాగాల ఎంపిక కాబట్టి సరఫరా గొలుసు నిర్వహణకు అనేక అదనపు పర్యావరణ సమస్యలు ఉన్నాయి కాబట్టి ఇవి మొత్తం స్థిరత్వానికి ప్రాథమికంగా దోహదపడే సమస్యలు వాతావరణ మార్పు కాలుష్యం పర్యావరణానికి వివిధ వ్యర్ధాలను ప్రవేశపెట్టడం ద్వారా కలుషితం కలుషిత వనరుల వినియోగం ఎంత వనరులు వినియోగించబడుతున్నాయి వివిధ మానవ వనరులు మానవరహిత వనరులు వనరుల వినియోగాన్ని ఆప్టిమైజ్ చేయడానికి ఇది ప్రాథమికంగా అవసరం ఇవి విభిన్న సరఫరా గొలుసు నిర్వహణ సమస్యలు రెండవ విషయం ఐసిటి ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ పరిచయం ఈనాటి ఆధునిక ఉత్పాదక పరిశ్రమలకు ఐసిటి మొత్తం వెన్నెముక అని మనకు తెలుసు కాబట్టి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదా కమ్యూనికేషన్ టెక్నాలజీ లేకపోతే ఎంటర్ప్రైజ్ లోపల మరియు ఎంటర్ప్రైజెస్ అంతటా కమ్యూనికేషన్ లేదు పంపిణీ చేయడానికి కూడా ఈ కమ్యూనికేషన్ టెక్నాలజీ అవసరం మనం వేర్వేరు వ్యక్తుల మధ్య కమ్యూనికేషన్ పంపిణీ చేసాము ఒకే సంస్థ యొక్క వివిధ ప్రయోగశాలల మధ్య వేర్వేరు ప్రదేశాలలో లేదా ఒకే సంస్థ యొక్క వివిధ క్యాంపస్లలో పంపిణీకి ఉత్పత్తులు లేదా సేవల తయారీకి దోహదపడే ఒక నిర్దిష్ట సంస్థ యొక్క వేర్వేరు భాగస్వాముల మధ్య సరైన సంభాషణను కలిగి ఉండటం కోసం కూడా ఈ కమ్యూనికేషన్ టెక్నాలజీ అవసరం కాబట్టి మనం ఐసిటి గురించి మాట్లాడుతున్నాము మరియు ఐసిటి చాలా ముఖ్యం మొత్తంగా పెద్ద సందర్భంలో కంప్యూటర్లు మరియు కమ్యూనికేషన్ టెక్నాలజీల పరిచయం మాత్రమే కాదు మనం మాట్లాడే విభిన్న ఇతర విషయాల గురించి కూడా పరిశ్రమ4 0 సెన్సార్లు వంటి సందర్భం యాక్యుయేటర్లు మరియు వాటి మధ్య కనెక్టివిటీ మరియు ఇతర విషయాలు గురించి కూడా కాబట్టి కస్టమర్లు నిర్మాతలు మరియు సరఫరాదారుల మధ్య కమ్యూనికేషన్ కలిగి ఉండటం చాలా అవసరం వారు తమ మధ్య మరియు ఈ కంప్యూటర్లు కంప్యూటింగ్ టెక్నాలజీ మరియు కమ్యూనికేషన్ టెక్నాలజీ సహాయంతో సమాచారాన్ని పంచుకోగలగాలి ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ ERP ఆధారిత వ్యవస్థలు తరువాత వైర్లెస్ కమ్యూనికేషన్ టెక్నాలజీని ప్రారంభించడం అవసరం ఇది వైర్లెస్ ఎందుకు వైర్లెస్ అనేది పోర్టబిలిటీని రియాలిటీగా చేస్తుంది వివిధ పరికరాల పోర్టబిలిటీ ఆపై సంస్థ యొక్క వివిధ భాగాలలో తయారీ ప్రక్రియలో ఉపయోగించబడుతోంది వైర్లెస్ కమ్యూనికేషన్ టెక్నాలజీ చాలా ముఖ్యమైన విషయం మూడవది జిపిఎస్ మరియు నాల్గవది రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ RFID ల సహాయంతో మనం పరిచయంలోకి వెళ్ళాము మీరు ఉత్పత్తి వ్యవస్థలోని వివిధ భాగాలను లేదా ట్రాక్ చేయవలసిన వివిధ పరికరాలను ట్యాగ్ చేయాలి లేదా ట్రాక్ చేయాల్సిన వివిధ వస్తువులు లేదా అంశాలు లేదా ఏజెంట్లు ట్రాక్ చేయవచ్చు మరియు ఇవి ప్రాథమికంగా పూర్తి మరియు సమర్థవంతమైన పర్యవేక్షణను కలిగి ఉండటానికి సహాయపడతాయి చలనశీలత మరియు పోర్టబిలిటీ మొత్తం ఉత్పత్తి వ్యవస్థ యొక్క వివిధ భాగాలు మరియు భాగాలు యొక్క సమర్థవంతమైన పర్యవేక్షణ చేయవచ్చు రెండవది మూడవది శక్తి ధరలు మీరు పెద్ద ఎత్తున ఉన్న సంస్థల గురించి మాట్లాడుతుంటే మొత్తం శక్తి వినియోగం గురించి పరిశీలన ఉంది కాబట్టి పెద్ద సంస్థ అంటే పెద్ద శక్తి వినియోగం కానీ అది పర్యావరణానికి స్థిరమైనది మరియు ప్రయోజనకరమైనది ఎక్కువ శక్తి వినియోగం ప్రాథమికంగా పర్యావరణంపై పెద్ద ప్రభావానికి దారితీస్తుంది మరియు ఇది చాలా కావాల్సినది కాదు కాబట్టి సంస్థలకు ఈ కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రవేశపెట్టడం ద్వారా శక్తి వినియోగం తగ్గుతుందని నిర్ధారించుకోవడం చాలా ముఖ్యం శక్తిని మొదట సృష్టించాలి తరువాత బదిలీ చేయాలి వేరే రూపంలోకి మార్చాలి తరువాత వినియోగించబడుతుంది ఉదాహరణకు మీరు విద్యుత్ గురించి మాట్లాడుతుంటే ఉత్పాదక విద్యుత్ ప్లాంట్లో విద్యుత్తు ఉత్పత్తి అవుతుంది తరువాత అది వేర్వేరు గ్రిడ్లు మరియు ట్రాన్స్మిషన్ లైన్ల ద్వారా బదిలీ చేయబడుతుంది ఇది ఒక ప్రదేశం నుండి జనరేషన్ స్టేషన్ నుండి ఇతర స్టేషన్కు విద్యుత్ సబ్స్టేషన్లు మరియు ఇతర పాయింట్లకు బదిలీ చేయబడుతుంది కాబట్టి శక్తి యొక్క ఒక రూపం మరొక శక్తి శక్తిగా రూపాంతరం చెందుతుంది మా ఉదాహరణలో విద్యుత్తు రూపాంతరం చెందింది గిడ్డంగులలో లైటింగ్ దీపాలు మరియు బల్బుల గురించి మాట్లాడుతుంటే విద్యుత్తు తేలికపాటి శక్తిగా రూపాంతరం చెందుతోంది కాబట్టి అవసరం ఏమిటంటే చక్రం ఏమైనప్పటికీ శక్తి వినియోగం మరియు ఈ పరివర్తన జరుగుతుంది ఏది ఏమైనప్పటికీ ముఖ్యమైనది ఏమిటంటే మొత్తం శక్తి వినియోగం తగ్గిపోయిందని మరియు ప్రాథమికంగా నేను ముందు చెప్పినట్లు మన ఆర్థిక వ్యవస్థ మరియు పర్యావరణంపై కూడా ప్రభావం చూపుతాదని నిర్ధారించడం కాబట్టి సహేతుకమైన ధర వద్ద శక్తి సరఫరా కూడా అవసరం శక్తి ధరల పెరుగుదల మంచిది కాదు ఎందుకంటే మీరు శక్తి ధరను పెంచుతుంటే అది ఉత్పత్తి యొక్క మొత్తం ధరను లేదా సృష్టించబడుతున్న సేవను ప్రభావితం చేస్తుంది మరియు ఇది మరొక కోణం నుండి అన్నింటికంటే స్థిరంగా ఉండదు పెరుగుతున్న శక్తి ధర ప్రభావాలు సుస్థిరత మరియు ఇది వివిధ మార్గాల్లో ప్రభావితం చేస్తుందని మేము చూశాము ఇది స్థిరత్వానికి భిన్నమైన కోణాలను కలిగి లేదు కాబట్టి ఉత్పత్తి యొక్క ఖర్చు లేదా ఉత్పత్తి చేయబడుతున్న లేదా అభివృద్ధి చేయబడుతున్న సేవ యొక్క వ్యయాన్ని పెంచడం కూడా కావాల్సినది కాదు మరియు అది కూడా శక్తి ఖర్చు అలాగే ఇది పెరిగితే పర్యావరణ కోణం నుండి ఇది చాలా ఉపయోగకరంగా ఉండదు శక్తి వినియోగం తగ్గింపు కూడా అవసరం మరియు శక్తి వినియోగం శక్తి ఉత్పత్తి పునరుత్పాదక శక్తి వనరుల నుండి మాత్రమే కాకుండా సౌర గాలి వంటి పునరుత్పాదక వాటి నుండి కూడా చేయవచ్చు తదుపరిది ప్రపంచీకరణ సమస్య అభివృద్ధి చెందుతున్న మార్కెట్లు మరియు దాని పరిశీలన కాబట్టి మీరు అభివృద్ధి చెందుతున్న మార్కెట్ల గురించి ఆలోచిస్తే ఒక నిర్దిష్ట ఉత్పత్తిని ప్రవేశపెట్టినప్పుడల్లా మార్కెట్లు కొత్తగా అభివృద్ధి చేసిన వినూత్న ఉత్పత్తుల ప్రమాణాలను అందుకోగలవు కాబట్టి ఇది సాధారణంగా నియంతృత్వం యొక్క ఒక దశ గుండా వెళుతుంది నియంతృత్వం అంటే అది గుత్తాధిపత్యమైన విషయం ఉత్పత్తిని ప్రవేశపెట్టిన సంస్థకు ప్రాథమికంగా గుత్తాధిపత్యం ఉంది మరియు క్రమంగా అది స్వేచ్ఛా మార్కెట్ మరియు స్వేచ్ఛా ఆర్థిక వ్యవస్థ వైపు రూపాంతరం చెందాలి అక్కడ అది ప్రపంచంలోని ఎక్కువ భాగానికి అందుబాటులో ఉంటుంది కాబట్టి అభివృద్ధి చెందుతున్న మార్కెట్ల పరిశీలన చాలా ముఖ్యం ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాలకు వ్యాపార నమూనాలు గొప్ప సమాజానికి సహాయపడే వ్యాపార నమూనాల గురించి మనం ఆలోచించాలి కాబట్టి సామూహిక అనుకూలీకరణను కలిగి ఉండటం అవసరం ఇది వివిధ దేశాలలో వివిధ సమాజాలలో అంతర్జాతీయ సంస్కృతిని పరిగణనలోకి తీసుకోవడం మరియు మొదట పరిచయం చేయబడిన మరియు మొదట ఉత్పత్తి చేయబడిన స్థానిక సంస్కృతిని కలిగి ఉంటుంది కాబట్టి వ్యాపార నమూనాలు ప్రాథమికంగా మాస్ అనుకూలీకరణతో ప్రత్యక్ష సంబంధాన్ని కలిగి ఉంటాయి కాబట్టి ప్రపంచీకరణ కోణం నుండి అవసరమయ్యేది తయారు చేయబడిన ఉత్పత్తి స్థానిక సమాజ అవసరాలను తీర్చడమే కాదు అంతర్జాతీయ సమాజానికి కూడా ఉపయోగపడుతుంది కాబట్టి వ్యాపార నమూనాలను అభివృద్ధి చేయాలి ఇది పెద్ద సమస్యలను వ్యూహాత్మక సమస్యలను పరిగణనలోకి తీసుకోవాలి అంటే ఒక నిర్దిష్ట సంస్థ వ్యాపారం కోసం ఉన్నత స్థాయి సమస్యలు మరియు మొత్తంమీద ఎక్కువ సమస్యలు పరిగణనలోకి తీసుకోవాలి వ్యాపార నమూనాను కలిగి ఉండటం కూడా అవసరం ఇది పోటీ ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకోవడం మరియు ఉత్పత్తి విలువను ప్రోత్సహించడం ద్వారా ఒక సంస్థకు ఆర్థిక లాభాలను పెంచుతుంది ప్రపంచీకరణ సమస్యల వలె ఉద్భవిస్తున్న సమస్యలు కూడా ఉన్నాయి ఇవి స్థిరత్వ కారకానికి దోహదం చేస్తాయి అటువంటి సుస్థిరతకు దోహదపడే ఈ ఉద్భవిస్తున్న సమస్యలు చాలా ఉన్నాయి ఒకటి సాంకేతిక పరిజ్ఞానం జనాభా పెరుగుదల ప్రభుత్వ నియంత్రణ సహజ వనరుల వినియోగం మరియు సంక్షోభం మాంద్యం మరియు నిరాశను పరిగణనలోకి తీసుకోవడం అభివృద్ధి చెందుతున్న సమస్య దృక్కోణం నుండి సుస్థిరత కారకానికి ఇవి ఐదు వేర్వేరు కారణాలు కాబట్టి మొదటిది సాంకేతికత సాంకేతిక పరిశీలనలు చాలా ముఖ్యమైనవి కాబట్టి మనం టెక్నాలజీ గురించి మాట్లాడుతుంటే టెక్నాలజీని విస్తృతంగా హార్డ్వేర్ మరియు సాఫ్ట్వేర్గా వర్గీకరించవచ్చు హార్డ్వేర్లో మనకు కంప్యూటర్ వంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించే వివిధ రకాల సాంకేతికతలు ఉన్నాయి మనం టెక్నాలజీ గురించి మాట్లాడుతున్నప్పుడు మనకు హార్డ్వేర్ టెక్నాలజీ మరియు సాఫ్ట్వేర్ టెక్నాలజీస్ ఉన్నాయి హార్డ్వేర్ లోపల మనకు ఉత్పాదక పరిశ్రమలలో వంటి మనకు విభిన్న సాంకేతికతలు ఉన్నాయి మాకు బార్కోడ్లు బార్కోడ్ బేస్ టెక్నాలజీ బార్కోడ్ ఉన్నాయి మాకు RFID NFC వంటి విభిన్న సాంకేతికతలు ఉన్నాయి ఇవన్నీ చాలా విస్తృతంగా ఉపయోగించబడుతున్నాయి మరియు ఇవి సాంకేతికతలు ఉత్పాదక పరిశ్రమల మొత్తం పురోగతికి కూడా ఇవి దోహదపడ్డాయి సాఫ్ట్వేర్ పరంగా మనకు ERP GPS ఆధారిత సాఫ్ట్వేర్ టెక్నాలజీస్ వంటి సాంకేతికతలు ఉన్నాయి GPS కూడా హార్డ్వేర్ కానీ GPS ఆధారిత సాఫ్ట్వేర్ టెక్నాలజీస్ మరియు ఇలాంటి అనేక ఇతర సాఫ్ట్వేర్ టెక్నాలజీలు ఉద్భవించాయి మరియు తయారీ పరిశ్రమల పురోగతికి దోహదపడ్డాయి ఇవి చాలా ముఖ్యమైనవి మరియు మెరుగైన స్థిరత్వాన్ని కలిగి ఉండటానికి ఈ విభిన్న కొత్త సాంకేతిక పరిజ్ఞానాలను చేర్చాలి సాంకేతిక పరిజ్ఞానం యొక్క పురోగతి అధిక నాణ్యత కలిగిన ఉత్పత్తులు తక్కువ ఖర్చుతో కూడిన ఉత్పత్తులు మరియు తక్కువ సమయంలో తయారు చేయబడిన ఉత్పత్తులతో తయారీని సులభతరం చేస్తుంది కాబట్టి ఇవి చాలా ముఖ్యమైనవి కాబట్టి ఈ క్రొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రవేశపెట్టడంతో అభివృద్ధి చేయబడిన ఉత్పత్తి యొక్క నాణ్యతను మెరుగుపరచాలి అప్పుడు ఉత్పత్తి ఖర్చు తక్కువగా ఉండాలి తద్వారా మొత్తం ఉత్పత్తి తక్కువ ధరతో మార్కెట్కు వస్తుంది మరియు మార్కెట్కు వేగంగా వస్తుంది ఉత్పత్తి జీవితచక్రం తగ్గించాలి కాబట్టి తయారీ సమయం తగ్గింది ప్రపంచ మార్కెట్లో సాంకేతిక పురోగతి యొక్క పాత్ర సాంప్రదాయిక ఉత్పాదక వ్యవస్థ నుండి ఆటోమేటెడ్ వ్యవస్థకు మార్చడం ఎక్కువ చురుకుదనం వేగవంతమైన అభివృద్ధి మరియు సౌకర్యవంతమైన మార్చగల నిర్వహించదగిన ఉత్పత్తులను కలిగి ఉండటానికి టెక్నాలజీ సహాయపడుతుంది ప్రభుత్వ నియంత్రణ పరంగా ప్రభుత్వ ప్రైవేటు రంగాలను కూడా రక్షించగలగాలి సంస్థలను రక్షించడానికి ఇది అవసరం కాబట్టి సంస్థలను రక్షించడానికి వేర్వేరు సంస్థలకు వారి స్వంత అవసరాలు ఉన్నాయి మరియు వేర్వేరు నిబంధనలు మరియు నియమాలకు వచ్చేటప్పుడు వాటిని పరిగణనలోకి తీసుకోవలసి ఉంటుంది ఈ సంస్థలకు సహాయపడతాయి కాబట్టి ప్రభుత్వ నియంత్రణ ప్రాథమికంగా అన్యాయమైన పోటీని నివారించడంలో సహాయపడుతుంది మరియు సంస్థ లేదా పరిశ్రమ యొక్క ఉద్యోగులతో సహా ప్రతి ఒక్కరికీ అభివృద్ధిగా పరిగణించబడే స్థిరమైన వాతావరణాన్ని ప్రోత్సహించడానికి సహాయపడుతుంది కాబట్టి ప్రభుత్వ నిబంధనలు చాలా ముఖ్యమైనవి మనం ప్రభుత్వ నిబంధనల గురించి మాట్లాడుతున్నాము భిన్నమైన పరిగణనలు లేదా వివిధ రకాల నిబంధనలు ఉన్నాయి ఈ నిబంధనలలో కొన్ని ప్రాథమికంగా ఆర్థిక సమస్యలపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతున్నాయి వాటిలో కొన్ని సామాజిక సమస్యలపై మరియు కొన్ని పర్యావరణ సమస్యలపై పరిగణనలు కలిగి ఉన్నాయి ఆర్థిక సమస్యలు ఈ నిబంధనలలో కొ న్నిటి గురించి మాట్లాడుతాయి ఒక వ్యాపారం ఎప్పుడు ప్రవేశిస్తుంది ఒక సంస్థ ప్రాథమికంగా వ్యాపారంలోకి ప్రవేశించినప్పుడు ధర అంచనాలు సాధారణంగా ప్రభుత్వ నిబంధనలు ఉన్నాయి ఇవి ఈ ధర అంచనాకు సహాయపడతాయి అప్పుడు కమ్యూనికేషన్ సమస్యలు ఉద్యోగులు మరియు సంస్థల మధ్య లేదా నిర్వహణ మరియు పర్యావరణ సమస్యలు మధ్య ఛానెల్లను తెరవడానికి సహాయపడే సామాజిక సమస్యలు పర్యావరణ పరిరక్షణకు సంబంధించినవి తయారీ ప్రక్రియలో పర్యావరణ సమస్యలు చాలా ముఖ్యమైనవి పర్యావరణాన్ని పరిరక్షించడానికి ప్రభుత్వ నిబంధనలు ఉండాలి ఎందుకంటే ఒకరకమైన ఉత్పత్తి ప్రక్రియ ఉంటే అది చాలా వ్యర్థాలను ఉత్పత్తి చేస్తుంది మరియు పర్యావరణానికి హాని కలిగిస్తుంది నీరు భూమి వివిధ పారిశ్రామిక వ్యర్ధాలతో నిండి ఉంటుంది ప్రభుత్వ నిబంధనలు ఉన్నాయి ఈ వ్యర్ధాలను ఎలా తగ్గించాలో మరియు ఉత్పత్తి చేసే వ్యర్ధాలను కూడా సరిగ్గా నిర్వహించాల్సి ఉంటుంది ఉపాధి ప్రకటన కార్మిక కార్మిక చట్టాలు ఉన్నాయి పర్యావరణ నిబంధనలు ఉన్నాయి కార్మికుల భద్రతకు సంబంధించిన నిబంధనలు ప్రతి ఒక్కరి భద్రత ఆరోగ్య నిబంధనలు ఉన్నాయి మరియు వ్యక్తుల గోప్యతా రక్షణకు సంబంధించిన ప్రభుత్వ నిబంధనలు ఉన్నాయి ప్రాథమికంగా ఉపాధి మరియు కార్మిక నియమాలు వేతనాలు మరియు జీతాలకు సంబంధించిన చట్టాలను సూచిస్తాయి పదవీ విరమణ ప్రణాళికల పరంగా కార్మికులకు ప్రయోజనాలు ఆరోగ్యం మరియు భద్రతా సమస్యలకు అనుగుణంగా ఉండటం సరైన పని పరిస్థితులు వీసాల వంటి ప్రవాస ఉద్యోగుల సమస్యలు మొదలైనవి సమాన వేదికలో వేర్వేరు జాతుల నుండి వచ్చిన కార్మికులందరికీ పదోన్నతి మరియు పరిశీలన పరంగా ఉపాధిలో సమాన అవకాశం ఇవి ఏ రకమైన పరిశ్రమలోనైనా ఉండే వివిధ రకాల నిబంధనలు ప్రకటన పరంగా ప్రకటన నిబంధనలు కస్టమర్లను రక్షిస్తాయి ఒక ఉత్పత్తి గురించి సంస్థ యొక్క నిజాయితీ సమాచార నియంత్రణ బహిరంగంగా తరువాత పంపిణీ మరియు తయారీ ప్రక్రియపై పారదర్శకత పర్యావరణ నిబంధనలు లేదా నియమాలు వేర్వేరు చర్యల ద్వారా నిర్వహించబడతాయి పర్యావరణ పరిరక్షణ సంస్థ వంటి వివిధ ఏజెన్సీలు పరిశుభ్రమైన గాలిని నిర్వహించడం మట్టిలో రసాయన ప్రభావాలను తగ్గించడం వివిధ నీటి వనరుల నది నీరు భద్రత మరియు భద్రత యొక్క సమాచారానికి సంబంధించిన గోప్యతా నిబంధనలు ముఖ్యంగా సున్నితమైన సమాచారం వివిధ ఉద్యోగులు మరియు ఇతర వాటాదారుల గురించి ఒక నిర్దిష్ట సంస్థ ద్వారా సేకరించబడుతుంది భద్రత మరియు ఆరోగ్య నిబంధనలు ఆరోగ్యకరమైన మరియు పని వాతావరణం మొత్తం భద్రత మరియు కార్యాలయ భద్రతను అందించే ఆరోగ్య సమస్యలకు సంబంధించినవి ఇవి వివిధ రకాల ప్రభుత్వ నిబంధనలు జనాభా పెరుగుదల ఉత్పాదక పరిశ్రమకు జనాభా పెరుగుదలను పర్యవేక్షించడం చాలా ముఖ్యం ఇది పరిశ్రమ వృద్ధి ఆహార సరఫరా సంతానోత్పత్తి సామాజిక శాస్త్రం ఆర్థిక రాజకీయాలు పరిశ్రమ స్థానాలు మరియు అందుబాటులో ఉన్న భూముల వాడకాన్ని ప్రభావితం చేస్తుంది జనాభా పెరుగుదల అభివృద్ధి చెందిన దేశాలు అభివృద్ధి చెందుతున్న దేశాలు మరియు అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల ఆధారంగా మూడు రకాల దేశాలు ఉన్నాయి కాబట్టి అభివృద్ధి చెందుతున్న దేశాల జనాభా పెరుగుదల మరియు ప్రతికూలత సాధారణంగా అభివృద్ధి చెందిన మరియు ప్రయోజనకరమైన దేశాల జనాభా పెరుగుదల కంటే ఎక్కువగా ఉంటుంది ఐక్యరాజ్యసమితి నివేదిక ఆధారంగా జనాభా పెరుగుదల 1950 నుండి 2050 వరకు అభివృద్ధి చెందిన దేశాలలో 32 శాతం నుండి 13 శాతానికి తగ్గింది అభివృద్ధి చెందుతున్న మరియు అభివృద్ధి చెందుతున్న దేశాలలో 8 నుండి 20 శాతం మధ్య పెరిగింది కాబట్టి జనాభా పెరుగుదలపై ఆర్థిక దృక్పథం రెండు రకాలుగా ఉంటుంది నిరాశావాద దృక్పథం జనాభా పెరుగుదల యొక్క నిరాశావాద దృక్పథం సమస్యల పెరుగుదల గురించి విరుద్దంగా మాట్లాడుతుంది కాబట్టి నిరాశావాద దృక్పథం ప్రాథమికంగా ప్రభావం చూపుతుంది మరోవైపు మొత్తం ఆర్థిక వృద్ధికి ఆటంకం కలిగిస్తుంది మరియు మరోవైపు ఆశావాద దృక్పథం ప్రాథమికంగా వాణిజ్యం మరియు వాణిజ్యం వంటి ప్రపంచీకరణ సమస్యలను పెంచుతుంది స్థిరత్వం పరంగా జనాభా పెరుగుదల చాలా ముఖ్యమైన విషయం కాబట్టి ప్రాథమికంగా వృద్ధి ఆర్థిక వ్యవస్థ యొక్క మొత్తం వృద్ధికి అనుగుణంగా లేకపోతే అది నిర్దిష్ట ఆర్థిక వ్యవస్థకు విపత్తుగా మారుతుంది చివరిది ప్రాథమికంగా ఆర్థిక సంక్షోభం మాంద్యం మరియు మాంద్యం యొక్క పరిశీలన కాబట్టి ఆర్థిక సంక్షోభం ప్రాథమికంగా కొన్ని నెలల కన్నా ఎక్కువ వ్యవధిలో జరుగుతుంది కాబట్టి ఇది సంక్షోభం జరుగుతుంది ఆర్థిక కార్యకలాపాలు మళ్లీ పెరిగినప్పుడు ఆరంభం లేదా ఆర్థిక వ్యవస్థ పెరుగుదల ఉంటుంది కాబట్టి ప్రాథమికంగా మాంద్యం నుండి అప్పుడు వృద్ధి పరంగా కొంత రకమైన త్వరణం ఉంటుంది డిప్రెషన్ అనేది మాంద్యం యొక్క తీవ్రత ఇది ఎక్స్పోనెన్షియల్ నిరుద్యోగ పెరుగుదల అందుబాటులో ఉన్న క్రెడిట్లో తగ్గింపు వాణిజ్యం మరియు వాణిజ్యంలో గణనీయమైన తగ్గింపు మరియు భారీ సంఖ్యలో దివాలా తీయడం వంటివి కూడా సంభవించవచ్చు మరియు కరెన్సీ విలువలో అస్థిరత మరియు వ్యవధి రెండు సంవత్సరాల కన్నా ఎక్కువ మరియు ఇది ప్రాథమికంగా మాంద్యం యొక్క తీవ్రమైన కేసు కాబట్టి మనం ఆర్థిక సంక్షోభంతో ప్రారంభిస్తాము అంటే అది కొన్ని నెలలు జరుగుతుంది తరువాత మాంద్యం ఉంటుంది ఈ నిరాశ యొక్క విపరీతమైన కేసు ఇక్కడ ఈ విషయాలన్నీ జరుగుతాయి కాబట్టి ఇప్పుడు వీటిలో ప్రతిదానిని చూద్దాం కాబట్టి ప్రాథమికంగా మనం సంక్షోభం గురించి మాట్లాడితే ఇది ఆర్థిక సంక్షోభం

కాబట్టి సంభావితంగా ఇది ఇలా ఉంటుంది మాంద్యంపై ఉంటే అప్పుడు వివిధ ప్రధాన వస్తువుల ధరలలో తగ్గింపు ఉంటుంది మరియు ముఖ్యమైనది ఏమిటంటే ఉత్పాదకతను పెంచడం మరియు అటువంటి సందర్భంలో పరిష్కారంగా మారే మొత్తం వ్యయాన్ని తగ్గించడం కాబట్టి సాధ్యమైనంతవరకు ఈ రకమైన సంక్షోభం మరియు మాంద్యాన్ని నిర్ధారించడం మరియు నివారించడం చాలా ముఖ్యం సహజ వనరుల వినియోగం పరంగా ఇది చాలా పెద్ద ఆందోళనలలో ఒకటి ఎందుకంటే ఇది పర్యావరణ అనుకూలమైన స్థిరమైన అభివృద్ధిపై ప్రభావం చూపుతుంది కాబట్టి అభివృద్ధి చెందుతున్న దేశాలలో సహజ వనరులు ప్రధాన ఆదాయ వనరుగా ఉన్నందున ఆర్థికంగా స్థిరమైన అభివృద్ధికి ఇది అతిపెద్ద సమస్యలలో ఒకటి ఇది సామాజిక సంఘర్షణలకు ప్రధాన వనరులలో ఒకటి కాబట్టి ప్రాథమికంగా మైనింగ్ చమురు మరియు వాయువు వెలికితీత జనాభా మార్పులు సామాజిక ప్రవర్తన రాజకీయాలు సాంకేతికత ఆర్థిక పరిస్థితులు క్లిష్ట ఆర్థిక పరిస్థితులు ఇవన్నీ సహజ వనరుల పరిశీలన పరంగా ప్రధానమైనవి కాబట్టి సహజ వనరులు

బొగ్గు చమురు వాయువు పునరుత్పాదక శక్తి లేని సహజ వనరులకు పునరుత్పాదక ఉదాహరణలు మరియు తరువాత సౌర నీరు గాలి పునరుత్పాదక శక్తి వనరులకు ఉదాహరణలు కాబట్టి ఈ విషయాలన్నీ మేము చర్చించాము ఎందుకంటే మీరు SD కంటే ఆ ఫార్ములా S తో ప్రారంభించామని మీరు గుర్తుచేసుకుంటే కాబట్టి ఈ S ని SD పై గణించడం కోసం ఇది ప్రాథమికంగా ఈ విభిన్న సమస్యలన్నింటినీ మనం ఎదుర్కొన్న స్థిరమైన అంశం సాంకేతిక పరిజ్ఞానం మరియు అవి సంబంధిత విషయాలు కూడా ఇవి ఎలా ఈ విభిన్న సమస్యలు ఏమిటి మరియు పరిగణనలోకి తీసుకోవలసినవి ఏమిటి అని మనం అర్థం చేసుకున్నాము కాబట్టి ఈ విషయాలన్నింటినీ మనం అర్థం చేసుకున్నప్పుడు ఇప్పుడు మనం ప్రాథమికంగా ఈ ప్రత్యేకమైన S ఓవర్ SD ఫార్ములాను చూడాలి S ఓవర్ SD అనేది ప్రాథమికంగా స్థిరమైన అభివృద్ధిపై మరియు ఈ ఎస్ ఓవర్ ఎస్డి కోసం ఈ పారామితుల యొక్క పని సరియైనది కాబట్టి మునుపటి స్లైడ్లో మనం చూసిన ఈ పారామితులన్నీ వీటన్నిటి యొక్క ఫంక్షన్గా దీన్ని తిరిగి వ్రాయవచ్చు మరియు నేను S మరియు E మరియు S లతో సమానమైన చోట ప్రాథమికంగా స్థిరత్వం వైపు మార్పు మరియు Y ప్రాథమికంగా E యొక్క స్థిరత్వం S వైపు మార్పు యొక్క ఘాతాంకం కాబట్టి ఇది ప్రాథమికంగా మేము ప్రారంభించడానికి రావాలనుకున్న మొత్తం ఫార్ములా మనం ఈ ఎస్ ఓవర్ ఎస్డి ఫార్ములాను చూశాము మరియు ఇవి ఎస్డి ఓవర్ ఎస్ యొక్క గణనకు దోహదపడే వేర్వేరు పారామితులకు ఈ విభిన్న సహాయకులు మరియు ఒక నిర్దిష్ట ప్రయత్నం స్థిరమైనదా కాదా అనే దాని గురించి ఈ అంశం ప్రాథమికంగా మాట్లాడుతుంది కాబట్టి చివరకు ఈ భావనలను మరింత వివరంగా అర్థం చేసుకోవడానికి కొన్ని సూచనలు ఇవి ధన్యవాదాలు